ఈ మాడ్యూల్ చూద్దాం IIoT రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ చేత నిర్వహించబడుతుంది ఇది ఒక ప్రామాణిక నిర్మాణం IIoT వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తాయి మరియు అనుసరిస్తాయి

IIRA ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ ఈ టెక్నాలజీల వాడకానికి మార్గనిర్దేశం చేయడానికి విస్తృతంగా వర్తిస్తుంది కాబట్టి IIRA కోసం కేంద్ర నేపథ్య ఆందోళనలలో ఒకటి సురక్షిత మరియు ఈ నిర్మాణ అంశాలు చాలావరకు సురక్షితను దృష్టిలో ఉంచుకునే విధంగా రూపొందించబడ్డాయి IIRA సురక్షిత సంబంధించి ముఖ్యం మరియు సురక్షిత తరువాత భద్రత సమస్య అన్నింటిలో భద్రత సమాచార భద్రత వ్యవస్థల డేటా భద్రత యొక్క భద్రత మొదలైనవి IIoT పారిశ్రామిక అనువర్తనాల ఉపయోగం కోసం IIRA నిర్మాణం వచ్చేటప్పుడు సురక్షిత మరియు భద్రత చాలా ముఖ్యమైనవి మరియు ఇవి కేంద్ర నేపథ్య పరిశీలనలు సురక్షిత పరంగా పనిచేస్తున్న వ్యవస్థ గురించి తెలుసుకోవడం ముఖ్యం దాని పరిస్థితి ఏమిటి భవిష్యత్తులో కొన్ని పనిచేయకపోవడం లేదా పనిచేయకపోవడం వల్ల వ్యవస్థలకు భౌతిక నష్టం లేదా గాయాలు సంభవించే ప్రమాదం లేదని నిర్ధారించుకోవడం కూడా చాలా ముఖ్యం మూడవ సురక్షిత ఆందోళన ఏమిటంటే ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఎలాంటి పనిచేయకపోవడం వల్ల ఆస్తి లేదా పర్యావరణానికి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలి వృత్తి సురక్షిత మరియు ఆరోగ్యం కోసం ఈ KPI లు కొన్ని ఈ KPI లు ప్రాథమికంగా ఒక సంస్థ యొక్క కార్యకలాపాల కొలత ఈ KPI లు కస్టమర్లతో కనెక్టివిటీ ను కొలవడానికి కస్టమర్లకు విలువైన అభిప్రాయాన్ని అందించడానికి మరియు మరింత మెరుగుదల వైపు నడిపించడంలో సహాయపడతాయి వేర్వేరు KPI లు ఉన్నాయి కాబట్టి ఈ KPI లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి ప్రముఖ KPI మరియు ఇది ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి ఉపయోగించబడుతుంది ఇది ఇన్పుట్ ఆధారితమైనది మరియు ఇది మెరుగుపరచడం కష్టం ప్రముఖ KPI ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడం గురించి చెప్తుంది మరియు వెనుకబడి ఉన్న KPI ఆర్థిక వ్యవస్థ ప్రారంభించిన తర్వాత మెరుగుపడటం గురించి చెప్తుంది కాబట్టి ప్రాథమికంగా ఈ రెండు దృక్పథాలు భిన్నంగా ఉంటాయి ప్రముఖ KPI మరియు వెనుకబడి ఉన్న KPI OSH కొరకు రెండు వేర్వేరు KPI వర్గాలు కాబట్టి ప్రముఖ KPIలు ఉదాహరణకు తగినంత కార్యాచరణ మరియు సురక్షిత కలిగిన నిర్వాహకుల శాతం ఆరోగ్య భద్రత శిక్షణ తగినంత కార్యాచరణ మరియు భద్రతా శిక్షణ ఉన్న కార్మికుల శాతం అప్పుడు గమనించిన అసురక్షిత ప్రవర్తన యొక్క తరచుదనం OSH ఆడిట్ల సంఖ్య ఇవి కొన్ని వేర్వేరు KPIలు ప్రముఖ KPIల వర్గంలో ఉన్నాయి వెనుకబడి ఉన్న KPIల వర్గంలో మనకు కోల్పోయిన సమయం సంఘటన తరచుదనం రేటు ఎన్నిసార్లు వేర్వేరు సంఘటనలు జరిగాయి మరియు ఆ సంఘటనల కారణంగా మనము సమయం కోల్పోయాము మరియు ఆ సంఘటనలు సంభవించే తరచుదనం ఉన్నాయి అనారోగ్యం లేకపోవడం సంఘటనలు లేదా సమీప మిస్లు మరియు మరణాల సంఖ్య కారణంగా కోల్పోయిన ఉత్పత్తి రోజులు ఇవి వెనుకబడి ఉన్న KPI లు కాబట్టి నేను IIC గురించి మాట్లాడుతున్నాను ఇది ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ కన్సార్టియం వీటిని పరిశ్రమలలో మరియు M2M కమ్యూనికేషన్ కోసం ఈ పరిశ్రమలలో ఉపయోగిస్తారు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ అభివృద్ధిని కలిగి ఉన్నాయి కాబట్టి టెస్ట్బెడ్లు వేర్వేరు IIC సభ్యుల యొక్క ప్రధాన దృష్టి మరియు కార్యకలాపాల ప్రాంతం కాబట్టి ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ కన్సార్టియం వేర్వేరు కార్యకలాపాలు పనులు మరియు మొదలైనవి చేస్తూనే ఉంది వాటికి విభిన్న వర్కింగ్ గ్రూపు లు ఉన్నాయి కాబట్టి ఈ వర్కింగ్ గ్రూపులు వారు ఆవిష్కరించే విభిన్నమైన పనులను చేస్తాయి అవి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు కొత్త అనువర్తనాలు కొత్త ప్రక్రియలు కొత్త ఉత్పత్తులు కొత్త సేవలు మొదలైనవాటిని ఉపయోగించుకునే వివిధ అవకాశాలతో ముందుకు వస్తాయి వీటిని ప్రారంభించవచ్చు సంభావితం చేయవచ్చు మరియు కఠినంగా పరీక్షించవచ్చు విభిన్న టెస్ట్బెడ్ల గురించి నేను క్రితం మాట్లాడాను వాస్తవానికి ఇవి మార్కెట్లో ప్రారంభించబడటానికి ముందు చేయవచ్చు IIC ప్రోత్సహించే విభిన్న కార్యకలాపాలు ఇవి కాబట్టి II రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ లో భాగం మొదటి స్థానంలో వాటాదారు కాబట్టి ఈ విభిన్న భావనలలో కొన్నింటిని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్ప్రథమంగా వాటాదారులు వాటాదారులు వ్యక్తులు బృందాలు లేదా వ్యవస్థ గురించి ఆసక్తి కలిగి ఉన్న సంస్థలు తదుపరి భావన వాటాదారులతో ముడిపడి ఉంది ఇవి దృక్కోణాలు కాబట్టి ఈ వాటాదారులకు దృక్కోణాలు మరియు వ్యవస్థపై కొంత ఆసక్తి ఉంది కాబట్టి దృక్కోణాలు వాటాదారుల నుండి అవి ప్రాథమికంగా వాటాదారుల సేకరణ నుండి విభిన్న ఆలోచనల సేకరణ వాటిని సమూహపరచడం ఈ విభిన్న ఆలోచనలను వివరించడం ఆలోచనలను విశ్లేషించడం మరియు నిర్దిష్ట ఆందోళనల సమితిని పరిష్కరించడం ఇది IIRA ఫ్రేమ్వర్క్ కాబట్టి మీరు ఇక్కడ చూసేది నేను మీకు వివరిస్తాను కాబట్టి వేర్వేరు వాటాదారుల సమూహాలు ఉన్నాయని ఇది చూపిస్తుంది వాటాదారుల సమూహం 1 వాటాదారుల సమూహం 2 ఈ వాటాదారులకు వేర్వేరు ఫ్రేమ్వర్క్ ఉంది క్షమించండి వేర్వేరు దృక్కోణాలు దృక్కోణం 1 1 దృక్కోణం 1 2 మొదలైనవి అదేవిధంగా వాటాదారు 2 వారి స్వంత దృక్పథాన్ని కలిగి ఉంటారు దీనిని మళ్ళీ 2 1 2 2 మొదలైనవిగా వర్గీకరించవచ్చు కాబట్టి ఇది దృక్కోణాల భావన ఇది ప్రాథమికంగా వివిధ వాటాదారుల నుండి విభిన్న ఆలోచనల సమాహారం కాబట్టి ఈ దశలో ఈ వాటాదారులు వేర్వేరు దృక్కోణాలతో ముందుకు వస్తారు మరియు ఈ దృక్కోణాలు తప్పనిసరిగా ఈ విభిన్న నిర్మాణ భాగాలు నిర్మాణం 1 2 మొదలైనవి మరియు ఆర్కిటెక్చర్ 2 2 1 2 2 మొదలైన వాటితో రావడానికి సహాయపడతాయి ఈ విభిన్న దృక్కోణాలకు నేరుగా మ్యాపింగ్ చేస్తాయి తరువాత ఫ్రేమ్ ఇది వేర్వేరు వాటాదారుల ఆలోచనలను గుర్తించడం వివరించడం మరియు విశ్లేషించే మార్గాల సమాహారం నిర్మాణ ప్రాతినిధ్యం యొక్క భావన ముఖ్యం ఇది నిర్మాణ ఫ్రేమ్వర్క్ యొక్క ఫలితాల సమాహారం మరియు వీక్షణలుగా వ్యక్తీకరించబడుతుంది వివిధ IIoT ఆర్కిటెక్చర్ అమలు నమూనాలు ప్రతిపాదించబడ్డాయి కాబట్టి మనము మూడు వేర్వేరు నమూనాలను చూద్దాము మొదటిది మూడంచెల ఆర్కిటెక్చర్ నమూనా రెండవది గేట్వే మెడియేటెడ్ ఎడ్జ్ కనెక్టివిటీ నమూనా కాబట్టి వీటిలో ప్రతిదానిని చూద్దాం మొదట మనం మూడంచెల నిర్మాణ నమూనా గురించి చూద్దాము ఈ మూడంచెల నిర్మాణ నమూనాలో మనకు మూడు వేర్వేరు పొరలు ఉన్నాయి మనకు అంచు పొర ప్లాట్ఫాం పొర మరియు ఎంటర్ప్రైజ్ లేయర్ ఉన్నాయి కాబట్టి అంచు పొర ప్రాథమికంగా ఈ విభిన్న అంచు పరికరాల గురించి మాట్లాడుతుంది ప్రాథమికంగా పరికరం అంచు వద్ద ఉన్న ఈ విభిన్న గేట్వేలకు కనెక్ట్ అవుతోంది మరియు ఈ పరికరాలు మరియు గేట్వేలు మొదలైనవి డేటాను ప్లాట్ఫాం లేయర్ కు పంపబోతున్నాయి ఇది ప్లాట్ఫాం లేయర్ ఇక్కడ డేటాను విశ్లేషించబోతున్నారు మరియు మొదలైనవి ఇంకా డేటాను ప్రాసెస్ చేసి ఎంటర్ప్రైజ్ లేయర్కు పంపబోతున్నారు నియంత్రణ ప్రవాహం రివర్స్ దిశలో ఉంది డేటా అంచు పొర నుండి నేరుగా ప్లాట్ఫాం లేయర్కు ప్రవహిస్తుంది లేదా నేరుగా ఎంటర్ప్రైజ్ లేయర్కు కూడా ప్రవహిస్తుంది కాబట్టి ఈ మూడంచెల నిర్మాణ నమూనా మరింత వివరంగా విభిన్న భాగాల గురించి చూద్దాము కాబట్టి మనకు ఎడ్జ్ లేయర్ నుండి డేటాను సేకరిస్తుంది ఆర్కిటెక్చర్ లో పంపిణీ గురించి పాలన మరియు డేటా యొక్క స్థానం ఉంటాయి డేటా పంపిణీ యొక్క వెడల్పు డేటా యొక్క పరిపాలన మరియు డేటా యొక్క స్థానం అంటే ఈ వ్యక్తిగత పరికరాల నుండి డేటా ఎక్కడ నుండి వస్తోంది ప్లాట్ఫాం లేయర్ ఇది ప్రాథమికంగా ఎంటర్ప్రైజ్ లేయర్ నుండి ఎడ్జ్ లేయర్కు నియంత్రణ ఆదేశాలను స్వీకరించడం ప్రాసెస్ చేయడం మరియు ఫార్వార్డ్ చేయడం చేస్తుంది చివరకు ఎంటర్ప్రైజ్ లేయర్ అంచు పొర మరియు ప్లాట్ఫాం లేయర్ నుండి డేటా ప్రవాహాలను స్వీకరించడానికి సంబంధించినది కాబట్టి నా అర్థం ఏమిటంటే నేరుగా అంచు పొర ఎంటర్ప్రైజ్ లేయర్ డేటాను స్వీకరిస్తుంది లేదా అది ప్లాట్ఫాం లేయర్ నుండి కావచ్చు ఇది మళ్ళీ ఎడ్జ్ లేయర్ నుండి డేటాను అందుకుంటుంది కాబట్టి ఎంటర్ప్రైజ్ లేయర్ ప్రాథమికంగా డొమైన్ నిర్దిష్ట అవసరాలు నిర్ణయ మద్దతు వ్యవస్థలు మరియు తుది వినియోగదారులకు ఇంటర్ఫేస్ల వంటి ఇతర అవసరాలను అమలు చేస్తుంది తదుపరి రకం నిర్మాణం గేట్వే మెడియేటెడ్ కు పంపబడుతుంది

కాబట్టి ఇక్కడ మునుపటి ఆర్కిటెక్చర్ మాదిరిగా మళ్ళీ గేట్ గేట్వే మెడియేటెడ్ ఎడ్జ్ ఆర్కిటెక్చర్ యొక్క ఈ నిర్మాణ భాగాల ద్వారా మరింత వివరంగా చూద్దాం కాబట్టి ఈ గేట్వే మెడియేటెడ్ ఎడ్జ్ ఉపయోగించవచ్చు మెష్ టోపోలాజీ అంటే మెష్ రూపంలో వేర్వేరు నోడ్లు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి వివిధ లింకులు చేయబడకపోవచ్చు ఎందుకంటే కొన్ని ప్రత్యామ్నాయ లింక్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉండవచ్చు ఇవి ప్రాథమికంగా సమస్యను సంభాళించును కాబట్టి మరొకటి హబ్ అండ్ స్పోక్ టోపోలాజీ కి చాలా పోలి ఉంటుంది మరియు వేర్వేరు స్పోక్ వేర్వేరు ఇతర ఎడ్జ్ నోడ్లతో అనుసంధానించబడి ఉంటాయి మరియు కలిసి మీకు కేంద్ర రకమైన హబ్ ఉంటుంది ఈ విభిన్న ఇతర IoT పరికరాలకు ఇతర అంచు పరికరాలకు కనెక్ట్ చేసే పరికరం కాబట్టి ఇది స్టార్ రకం టోపోలాజీ లేదా హబ్ అండ్ స్పోక్ టోపోలాజీ అవుతుంది కాబట్టి మీకు ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ ఉంటుంది ఇది రెండు వేర్వేరు రకాల టోపోలాజీలకు మద్దతు ఇస్తుంది మెష్ టోపోలాజీ మరియు హబ్ అండ్ స్పోక్ నెట్వర్క్ టోపోలాజీ అప్పుడు మీరు ఈ గేట్వే పరికరాలు స్థానికంగా డేటాను బదిలీ చేయడానికి డేటాను ప్రాసెస్ చేయడానికి మరియు డేటా యొక్క విశ్లేషణకు సహాయపడటానికి స్థానికంగా బదిలీ చేసే అంచు పరికరాల నిర్వహణ పాయింట్లుగా పనిచేస్తున్నాయి మూడవ రకం నిర్మాణ నమూనా లేయర్డ్ డేటాబస్ నమూనా కాబట్టి మనం ముందుకు వెళ్ళే ముందు నేను ప్రస్తావించాల్సిన విషయం ఏమిటంటే ఈ విభిన్న నిర్మాణ నమూనాలు సాధారణ టెంప్లేట్ల మాదిరిగా ఉంటాయి వీటిని ఉపయోగించవచ్చు వీటిని పరిశ్రమలలో IIoT పరిష్కారాలను అమలు చేయడానికి రిఫరెన్స్ ఆర్కిటెక్చర్గా ఉపయోగించవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ మూడవ నిర్మాణ నమూనా గురించి చూద్దాం ఇది లేయర్డ్ డేటాబస్ను అమలు చేస్తుంది నిర్వహించాల్సిన డేటా నిర్వహణను ఉత్పత్తి చేస్తుంది మరియు దీని గురించి చాలా అంతర్దృష్టులను పొందటానికి కింద ప్రాసెస్ చేయబడుతుంది లేయర్డ్ డేటాబస్ చేత ఇది జరుగుతుంది ఆపై మీకు పారిశ్రామిక ఇంటర్నెట్ ఉంది పారిశ్రామిక ఇంటర్నెట్లో వేర్వేరు పారిశ్రామిక అనువర్తన సైట్లలో ఒకే సైట్లో ఒకే పరిశ్రమలో ఒకే సైట్లో వేర్వేరు సమూహాలలో లేదా ఒకే సంస్థ యొక్క విభిన్న వేర్వేరు సైట్లలో ఈ వేర్వేరు అనువర్తనాలు నడుస్తాయి వేర్వేరు కంపెనీలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండవచ్చు కాబట్టి ఇది లేయర్డ్ డేటా బస్ లేయర్డ్ డేటా బస్ నమూనా ఇది మనం చర్చించిన మునుపటి రెండు నమూనాల నుండి భిన్నంగా ఉంటుంది ఈ నమూనా గురించి కొంచెం మరింత వివరంగా వెళ్దాం కాబట్టి ఇక్కడ మనం స్మార్ట్ మెషీన్ల వాడకం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి అత్యల్ప పొరలో ఉన్న ఈ స్మార్ట్ యంత్రాలు స్థానిక నియంత్రణ మరియు ఆటోమేషన్ ప్రక్రియలకు సహాయపడతాయి సిస్టమ్స్ లేయర్ యొక్క వ్యవస్థ సంక్లిష్ట వ్యవస్థలను అమలు చేయడానికి అనుమతిస్తుంది సంక్లిష్ట పర్యవేక్షణ సంక్లిష్ట ప్రాసెసింగ్ మరియు విశ్లేషణాత్మక అనువర్తనాలు ఈ విషయాలన్నీ ఈ ప్రత్యేక పొరలో అమలు చేయబడతాయి అప్పుడు మీరు లేయర్డ్ డేటా బస్ నమూనాను కలిగి ఉన్నారు ఇది నియంత్రణ స్థానిక పర్యవేక్షణ మరియు విశ్లేషణల రంగంలో వర్తిస్తుంది మరియు డేటాబేస్ ప్రాథమికంగా అనువర్తనాలు మరియు పరికరాల మధ్య ఈ కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది డేటా బస్ సహాయంతో ప్రారంభించబడుతుంది ఈ కమ్యూనికేషన్ తప్పనిసరిగా వేర్వేరు ఎండ్ పాయింట్ల మధ్య వేర్వేరు యంత్రాల మధ్య ఇంటర్ఆరోపబుల్ కమ్యూనికేషన్ను అనుమతించడంలో సహాయపడుతుంది లేయర్డ్ డేటాబస్ నమూనా ప్రాథమికంగా మొదటి పరికరాన్ని కనీస ప్రతిస్పందన సమయం ఆటోమేటిక్ డేటా మరియు అప్లికేషన్ డెలివరీ పరికరాల స్కేలబుల్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ తయారీ లభ్యత ఇది అధిక మరియు క్రమానుగత ఉపవ్యవస్థ ఐసోలేషన్ తో పరికర ఏకీకరణకు అనుమతిస్తుంది కాబట్టి ఈ ఐసోలేషన్ భాగం చాలా ముఖ్యమైన ఉపవ్యవస్థ ఐసోలేషన్ ఎందుకంటే ఇది పరిష్కారాలను మరింత స్కేలబుల్ మరియు అనువర్తన యోగ్యమైనదిగా మార్చడానికి సహాయపడుతుంది విభిన్న మార్పులకు అనుగుణంగా ఉంటుంది దీనితో మనం రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ యొక్క మొదటి భాగం చివరికి వస్తాము కాబట్టి ఈ IIRA రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ పరిశ్రమలలో IIoT అమలు కోసం ఉపయోగించబడుతున్న ఒక వాస్తవమైన ప్రామాణికం లాంటిదని మనం చూశాము మరియు ఇది వ్యాపార నమూనాలోని ఈ ప్రత్యేకమైన యూనిట్ యొక్క వ్యాపార నమూనాతో బాగా కలుపుతుంది వివిధ రకాలైన వ్యాపార నమూనాలను మనం చూశాము మరియు ఈ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ దీనిని మరింత సాంకేతికంగా తీసుకుంటుంది ఈ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ వ్యాపార సమస్యలు మరియు సాంకేతికతల మధ్య కూర్చుని ఉంది పరిశ్రమలలో IIoT పరిష్కారాలను అమలు చేయడానికి అవలంబించగల భిన్నమైన విభిన్న నిర్మాణ పరిష్కారాలను సాధారణ నిర్మాణ పరిష్కారాలను అందించడం ద్వారా వ్యాపార అవసరాలను సాంకేతిక అవసరాలతో మ్యాప్ చేయడానికి ప్రయత్నిస్తోంది ఈ సూచనలు కొన్ని మీరు ఉపయోగించుకోవచ్చు మరియు మరింత ముందుకు వెళ్ళవచ్చు ఈ అంశంపై మరింత భిన్నమైన ఇతర తేడాలను తెలుసుకోవడానికి మీరు మీ స్వంతంగా ప్రయత్నించవచ్చు ధన్యవాదాలు